మనం ఇప్పుడు ARM ఇన్స్ట్రక్షన్ సెట్ పైన క్లుప్తమైన చర్చను ప్రారంభిస్తాము మేము ఈ కోర్సు యొక్క తరువాతి భాగంలో ARM ఆధారిత మరియు ఆర్డినో ఆధారిత బోర్డులపై మీకు చాలా ప్రదర్శనలను చూపిస్తాను అక్కడ మనము మన ప్రోగ్రాములను హై లెవెల్ లాంగ్వేజ్ లో వ్రాస్తాము కానీ ఇక్కడ మరియు కొన్ని ఇతర లెక్చర్లలో మనము ARM ప్రాసెసర్ యొక్క తక్కువ స్థాయి లక్షణాల గురించి చర్చిస్తాము మరియు దాని కోసం మనకు ARM ఆర్కిటెక్చర్ అందించే అసెంబ్లీ లాంగ్వేజ్ గురించి ప్రాథమిక అవగాహన ఉండాలి ఇక్కడ మనము ARM ఇన్స్ట్రక్షన్ల యొక్క వివిధ వర్గాల గురించి మరియు ప్రత్యేకంగా ARM ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ అందించే డేటా ప్రాసెసింగ్ ఇన్స్ట్రక్షన్ల గురించి విస్తృతంగా మాట్లాడుతాము ARM ఇన్స్ట్రక్షన్ సెట్ గురించి మాట్లాడితే మిమ్మల్ని ఎంబెడెడ్ సిస్టమ్ను అభివృద్ధి చేయాల్సిన లేదా రూపొందించాల్సిన డెవలపర్గా చూస్తారు మీకు హార్డ్వేర్ ప్లాట్ఫాం మైక్రోకంట్రోలర్ ఆధారిత వ్యవస్థ ఉంటాయి మరియు మీరు దాని కోసం సాఫ్ట్వేర్ను వ్రాయాలి ఈ రోజు మనలో చాలా మంది సాఫ్ట్వేర్ను కొన్ని హై లెవెల్ లాంగ్వేజ్ లలో C లేదా పైథాన్ లేదా జావాలో అభివృద్ధి చేస్తారు అయితే నిర్దిష్ట అప్లికేషన్ కోసం ప్రాసెసర్ ఏది మంచిదో తెలిసే నిర్ణయం తీసుకోవటానికి ప్రాసెసర్ యొక్క దిగువ స్థాయి లక్షణాలను తెలుసుకోవడం ఎల్లప్పుడూ మంచిది ఈ ప్రేరణతో ARM ప్రాసెసర్ యొక్క అసెంబ్లీ లాంగ్వేజ్ లక్షణాలకు సంక్షిప్త పరిచయం ఇస్తాను ఇది ARM ప్లాట్ఫాం అందించే హార్డ్వేర్ లక్షణాల ప్రతిబింబం విస్తృతంగా చెప్పాలంటే ఏదైనా ఇన్స్ట్రక్షన్ సెట్ ని వివిధ సమూహాలు లేదా విస్తృత వర్గాలుగా వర్గీకరించవచ్చు ARM లో ఈ వర్గాలను డేటా ప్రాసెసింగ్ డేటా ట్రాన్స్ఫర్ మరియు కంట్రోల్ ఫ్లో గా నిర్వచిస్తాము ఆధునిక మైక్రోకంట్రోలర్లలో ఎక్కువ భాగం హార్డువేర్ నిర్మాణంపై ఆధారపడి ఉంటాయి ఇక్కడ మీకు ప్రత్యేక ప్రోగ్రామ్ మెమరీ మరియు ప్రత్యేక డేటా మెమరీ ఉంటాయి ప్రోగ్రామ్ను కలిగి ఉన్న ఇన్స్ట్రక్షన్ లు ప్రోగ్రామ్ మెమరీలో నిల్వ చేయబడతాయి అయితే డేటా మెమరీలో అంతా తాత్కాలిక డేటా నిల్వ చేయబడుతుంది రిజిస్టర్లలో PC అనేది ఒక రిజిస్టర్ ఇది ప్రోగ్రామ్ మెమరీలోని తదుపరి ఇన్స్ట్రక్షన్ ల అడ్రస్ ను సూచించబడుతుంది క్రొత్త ఇన్స్ట్రక్షన్ మెమరీ నుండి తీసుకువచ్చినప్పుడు లేదా పొందినప్పుడు అది PC లో నిల్వ చేయబడిన అడ్రస్ నుండి పొందబడుతుంది నేను డేటా ప్రాసెసింగ్ ఇన్స్ట్రక్షన్ ల గురించి మాట్లాడుతున్నప్పుడు డేటాపై వివిధ అంకగణిత మరియు తర్కం కార్యకలాపాలను నిర్వహించడం గురించి మాట్లాడుదాము ఇప్పుడు ARM RISC తత్వశాస్త్రం యొక్క ఆర్కిటెక్చర్ల పై ఆధారపడి ఉంటుంది చాలా ARM లక్షణాలు RISC ఆధారితమైనవి ఇక్కడ అన్ని డేటా ప్రాసెసింగ్ ఇన్స్ట్రక్షన్ లు రిజిస్టర్లలో మాత్రమే పనిచేస్తాయి అంటే నేను కూడిక అని చెప్పినప్పుడు రెండు రిజిస్టర్లలోని విలువలను కూడి ఫలితాన్ని మరొక రిజిస్టర్లో నిల్వ చేస్తాము కాబట్టి మెమరీ ఇక్కడ సందర్భంలో రావడం లేదు ఇప్పుడు మనము డేటా బదిలీ గురించి మాట్లాడితే కొన్ని ఎంపికలు ఉన్నాయి మనము ఒక రిజిస్టర్ నుండి మరొక రిజిస్టర్ కు బదిలీ చేయవచ్చు లేదా రిజిస్టర్ నుండి డేటా మెమరీకి లేదా డేటా మెమరీ నుండి రిజిస్టర్ డేటాకి బదిలీ చేయవచ్చు మరియు ఇవి డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ లను కలిగి ఉంటాయి మరియు కంట్రోల్ ఫ్లో ఇన్స్ట్రక్షన్స్ ప్రోగ్రామ్ యొక్క అమలు క్రమాన్ని మారుస్తాయి సాధారణంగా నేను చెప్పినట్లుగా PC అమలు చేయబోయే తదుపరి ఇన్స్ట్రక్షన్ ను సూచిస్తుంది ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ అమలు చేస్తున్నప్పుడు PC విలువ పెరుగుతుంది కానీ మీకు జంప్ లేదా సబ్రొటీన్ కాల్ వంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆ క్రమం చెదిరిపోయి మరియు వేరే అడ్రస్ కు వెళ్తుంది మరియు అక్కడ నుండి ఇన్స్ట్రక్షన్స్ ను పొందడం ప్రారంభమౌతుంది నియంత్రణ ప్రవాహం యొక్క మార్పు అంటే ఇదే మరియు అలాంటి సూచనలను కంట్రోల్ ఫ్లో ఇన్స్ట్రక్షన్స్గా పిలుస్తారు తప్పనిసరిగా కంట్రోల్ ఫ్లో ఇన్స్ట్రక్షన్స్ PC యొక్క విలువను ఏదో ఒక విధంగా మారుస్తాయి తద్వారా ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ యొక్క సాధారణ క్రమం మార్చబడుతుంది మనము మొదట ARM ఇన్స్ట్రక్షన్ సెట్లో ఉన్న డేటా ప్రాసెసింగ్ ఇన్స్ట్రక్షన్లdata processing instructions గురించి మాట్లాడాము ఇప్పుడు మనము గమనించవలసిన మొదటి విషయమేమిటంటే ARM ఇన్స్ట్రక్షన్లో రిజిస్టర్లు 32 బిట్ పరిమాణం లో ఉన్నాయని ప్రాసెసర్ లోపల ALU కూడా 32 బిట్ నంబర్లలో పనిచేసే సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయని కాబట్టి ఆపరేట్ చేయబడుతున్న అన్ని ఆపెరండన్లు 32 బిట్స్ పరిమాణంలో ఉంటాయి మీరు ఈ కార్యకలాపాలను రిజిస్టర్లలో చేయవచ్చు లేదా కొన్ని ఆపెరండన్లు స్థిరాంకాలు కావచ్చు వీటిని లీటేరళ్లు లేదా తక్షణ విలువలు అంటారు రిజిస్టర్ యొక్క కంటెంట్కు 10 విలువను కూడమని నేను చెప్పినచో ఆ 10 స్థిరాంకం అంటే లిటరల్ లేదా తక్షణ విలువ అని పిలుస్తారు ఆ విలువ 10 ఇన్స్ట్రక్షన్ లో భాగంగా పేర్కొనబడింది మరియు దీనిని ఇమీడియట్ ఆపరెండు అని పిలుస్తారు లెక్కింపు తర్వాత ఫలితం కూడా 32 బిట్ ఫలితం మరియు ఇది కొన్ని నిర్దిష్ట రిజిస్టర్లో నిల్వ చేయబడుతుంది ఒక ఎక్సెప్షన్ ఉంది ప్రత్యేక గుణకారం ఇన్స్ట్రక్షన్ ఉంది ఇక్కడ ఫలితం 64 బిట్ సంఖ్యగా నిల్వ చేయబడుతుంది ఇప్పుడు మేము రెండు n బిట్ సంఖ్యలను గుణించినప్పుడల్లా ఫలితం 2n బిట్స్ కావచ్చు కాబట్టి మీరు రెండు 32 బిట్ సంఖ్యలను గుణించినప్పుడు ఫలితం గరిష్టంగా 64 బిట్ పరిమాణంలో ఉంటుంది గుణకారం ఇన్స్ట్రక్షన్ ల యొక్క వెర్షన్ ఉంది ఇక్కడ ఫలితాన్ని రెండు రిజిస్టర్లలో లేదా 64 బిట్లలో నిల్వ చేయవచ్చు ఈ లెక్చర్ల లో మేము ఇన్స్ట్రక్షన్ ఎన్కోడింగ్ గురించి చర్చించకూడదు అంటే ఇన్స్ట్రక్షన్ వర్డ్ యొక్క బిట్స్ రిజిస్టర్లను ఎలా నిర్దేశిస్తాయో మేము నిర్మాణం యొక్క వివరాలలోకి వెళ్ళలేము కాని ముఖ్యంగా మనం చర్చించబోయేది ఏమిటంటే ఎలాంటి ఇన్స్ట్రక్షన్ లకు మద్దతు ఇస్తాయని మొదట అంకగణిత సూచనల గురించి మాట్లాడుదాం కూడిక మరియు వ్యవకలనం చాలా ప్రాథమిక ఇన్స్ట్రక్షన్లు ARM వివిధ కూడిక మరియు వ్యవకలన ఇన్స్ట్రక్షన్ ప్రత్యామ్నాయాలను అందిస్తుంది ఎలాంటి ఇన్స్ట్రక్షన్లు ఉన్నాయో చూద్దాం మొదటిది ఒక సాధారణ ADD ఇన్స్ట్రక్షన్ ఇక్కడ ఉదాహరణగా నేను మూడు రిజిస్టర్లు r0 r1 r2 ను చూపించాను కాని మీరు ఇక్కడ ఏవైనా రిజిస్టర్లను కలిగి ఉండొచ్చు r0 r1 r2 మాత్రమే కాదు మొదటిది గమ్యాన్ని సూచిస్తుంది రెండవది మరియు మూడవది రెండు సోర్స్ ఆపెరండన్లును సూచిస్తుంది కాబట్టి నేను ADD r0 r1 r2 వ్రాసేటప్పుడు r1 మరియు r2 యొక్క విలువలు కూడబడతాయి మరియు ఫలితం r0 లో నిల్వ చేయబడుతుంది యాడ్ విత్ క్యారీ అనబడేది సాధారణంగా మల్టీ ప్రెసిషన్ అంకగణితాన్ని నిర్వహించడానికి ఉపయోగిస్తారు మీరు రెండు 64 బిట్ సంఖ్యల కూడిక చేస్తున్నప్పుడు మొదటి రెండు 32 బిట్ సంఖ్యలను కూడాలి ఒకవేళ క్యారీ ఉంటే తదుపరి 32 బిట్ సంఖ్యలు మీరు ఆ క్యారీతో కలిపి కూడాలి కాబట్టి మీకు ఇన్స్ట్రక్షన్ యొక్క ADC వెర్షన్ ఉండాలి ఇది క్యారీతో కలిపి కూడుతుంది ఇక సాధారణ SUB ఇన్స్ట్రక్షన్ ఉంది ఇది r1 r2 ఫలితం r0 లోకి వెళుతుంది మల్టీ ప్రెసిషన్ అంకగణితం కోసం వ్యవకలనంలో ఇదే విధమైన రుణ భావన ఉంది క్యారీ ఫ్లాగ్ ఉపయోగించబడే BBC వెర్షన్ ఉంది వాస్తవ గణన ఇలా జరుగుతుంది r1 r 2 C 1 ఇది వ్యవకలనం ఆపరేషన్ సమయంలో బారొ తీసుకుంటుంది ఇప్పుడు వ్యవకలన ఇన్స్ట్రక్షన్ లలోలలో రెండు వైవిధ్యాలు ఉన్నాయి ఇక్కడ ఒపెరాండ్ల పాత్ర తారుమారు అవుతుంది మనము చెబుతున్నట్లుగా SUB ఇన్స్ట్రక్షన్ లో వలె r1 r2 అని ఇప్పుడు నేను RSB అని చెబితే ఇది రివర్స్ వ్యవకలనం అంటే r2 r1 అదేవిధంగా క్యారీతో ఒక వెర్షన్ ఉంది ఇది బారొతో రివర్స్ వ్యవకలనం r2 r1 C 1 మనకు రెండు రకాల వ్యవకలన ఇన్స్ట్రక్షన్లు ఎందుకు అవసరమని మీరు అడగవచ్చు నేను ఎల్లప్పుడూ ఈ సూచనను SUB r0 r2 r1 గా వ్రాయగలను ఈ ARM సూచన రెండవ ఒపెరాండ్ను మరింత సరళమైన మార్గాల్లో పేర్కొనడానికి అనుమతిస్తుంది మీకు వ్యవకలనం యొక్క రివర్స్ వెర్షన్ ఉంటే ఆ సౌకర్యవంతమైన ఒపెరాండ్ లేదా సాధారణ డేటా నుండి తీసివేయబడుతుంది రెండవ ఒపెరాండ్ మీకు ఎలాంటి వశ్యతను అందిస్తుందో చూస్తాము కాని ఈ రివర్స్ వ్యవకలన సౌకర్యవంతమైన ఒపెరాండ్ నుండి సాధారణ ఒపెరాండ్ను కూడాడానికి అనుమతిస్తుంది లేదా సౌకర్యవంతమైన ఒపెరాండ్ నుండి మీరు సాధారణ ఒపెరాండ్ను తీసివేయవచ్చు ఈ రెండు ఎంపికలు అందించబడతాయి మరియు ఈ తీసివేత ఇన్స్ట్రక్షన్ లలో మీరు ఈ 32 బిట్ సంఖ్యలను ఆన్ సైన్డ్ లేదా 2 యొక్క కాంప్లిమెంట్ సైన్డ్ సంఖ్యలు2's complement signed numbersగా చూస్తున్నారు ఇప్పుడు బైనరీలో కూడికల కు మరియు వ్యవకలనానికి సంబంధించి ఈ రెండింటిలో తేడా లేదు అంకగణితం నిర్వహించే విధానం సరిగ్గా ఒకేలా ఉంటుంది కొన్ని బిట్వైజ్ లాజికల్ ఇన్స్ట్రక్షన్లు ఉన్నాయి పేర్కొన్న ఒపెరాండ్ న్లలో బిట్వైజ్ లాజికల్ ఆపరేషన్ చేసే AND OR మరియు EOR వంటి ఇన్స్ట్రక్షన్లు ఉన్నాయి బిట్వైస్ స్థాయిలో మద్దతు ఇచ్చే మరొక ఇన్స్ట్రక్షన్ కూడా ఉంది దీనిని బిట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ చిన్నగా BIC అని పిలుస్తారు అసలు అర్ధం ఏమిటంటే రిజిస్టర్ r1 అనేది r2 యొక్క కాంప్లిమెంట్ తో ANDed చేయబడుతుంది మీరు NOT ఆపరేషన్ చేశాక ఆపై AND చేయవలెను కాబట్టి r2 లో ఏ బిట్ 1 అయితే మీరు NOT చేస్తే ఆ బిట్స్ 0 అవుతాయి మీరు r1 తో AND చేస్తే r1 యొక్క సంబంధిత బిట్స్ 0 అవుతాయి కాబట్టి r2 లో మీకు 1 ఉన్న చోట r1 లో సంబంధిత బిట్స్ 0 చేయబడతాయి అంటే అవి క్లియర్ అవుతాయి కాబట్టి దీనిని బిట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ అని కూడా అంటారు move ఇన్స్ట్రక్షన్ లనునమోదు చేయడానికి మీకు ఒక రిజిస్టర్ ఉంది ఇది కూడా మేము డేటా మానిప్యులేషన్ వర్గంలో నిర్వచించాము ఇక్కడ రెండు రకాల రిజిస్టర్లు ఉన్నాయి ఒకటేమో మద్దతు ఇస్తున్న రిజిస్టర్ move ను నమోదు చేయడానికి మరొకటి మూవు ను నమోదు చేయడానికి సాధారణ రిజిస్టర్ నేను రిజిస్టర్ నుండి రిజిస్టర్ కు move చేయమని చెప్పినప్పుడు నేను రెండు ఒపెరాండ్లను మాత్రమే పేర్కొనాలి నేను MOV r0r2 అని చెప్పినప్పుడు r2 యొక్క విలువ r0 లోకి కాపీ చేయబడుతుంది మరొక వెర్షన్ move negated అంటే నేను MVN r0 r2 అని చెబితే ఇక్కడ r2 కాంప్లిమెంట్ చేయబడి r0 లోకి తరలించబడుతుంది మా 32 బిట్ సంఖ్య యొక్క నెగెటివ్ విలువ అవసరమయ్యే అనేక అప్లికేషన్లు ఉన్నాయి అక్కడ మీరు ఈ MVN ఇన్స్ట్రక్షన్ లను ఉపయోగించవచ్చు ఇప్పుడు ఇక్కడ ఎన్కోడింగ్లో మీకు మూడు రిజిస్టర్లు అవసరం లేదని చెప్పాను మనము ఇంతకుముందు ప్రస్తావిస్తున్న ఈ r1 ఇక్కడ అవసరం లేని మిడిల్ ఒపెరాండ్ రెండు ఒపెరాండ్లు మాత్రమే అవసరం అనేక రకాల కంపేర్ ఇన్స్ట్రక్షన్ లు ఉన్నాయి మన మునుపటి లెక్చర్ లలో మనము చర్చించిన CPSR లో కొన్ని కండిషన్ ఫ్లాగ్ లు ఉన్నాయని మీరు గుర్తు చేసుకోండి అక్కడ Z ఫ్లాగ్ N ఫ్లాగ్ V ఫ్లాగ్ మొదలైనవి ఉన్నాయని గుర్తు తెచ్చుకోండి ఈ ఫ్లాగ్లు వాస్తవానికి కొన్ని అంకగణిత లేదా తర్కం ఆపరేషన్ ఫలితాలను ట్రాక్ చేస్తాయి మీరు రెండు సంఖ్యలను కూడినప్పుడు ఈ ఫ్లాగ్లు ఫలితం 0 లేక పాజిటివ్ లేదా నెగెటివ్ ఇంకా ఆ ఆపరేషన్ కారణంగా ఓవర్ఫ్లో ఉందా లేదా అనే విషయాన్ని ట్రాక్ చేస్తుంది కొన్నిసార్లు మీరు రెండు సంఖ్యలను పోల్చి నిర్ణయం తీసుకోవాలి మీరు వాస్తవానికి కూడిక లేదా వ్యవకలనం చేయడం లేదు మరియు ఫలితాలను ఎక్కడో నిల్వ చేయడం లేదు మీరు రెండు విలువలను పోల్చాలి కంపేర్ ఇన్స్ట్రక్షన్ ల హోస్ట్ అందుబాటులో ఉన్నాయి అంటే మీరు CMP r1 r2 అని చెప్పగలరు అంతర్గతంగా మీరు r1 r2 చేస్తున్నారు మరియు ఫలితం 0 నెగటివ్ లేదా పాజిటివ్ కాదా అని మీరు తనిఖీ చేస్తున్నారు తదనుగుణంగా ఫ్లాగ్లు సెట్ చేయబడతాయి నెగటివ్ ను పోల్చడానికి మరొక వెర్షన్ ఉంది వాస్తవానికి మీరు r1 r2 చేసి ఆపై ఫ్లాగ్ లను సెట్ చేయాలి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ లు రిజిస్టర్ లోకి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వవు మీరు గుర్తుంచుకోవలసినది ఇదే ఇది కండిషన్ ఫ్లాగ్ను మాత్రమే సెట్ చేస్తుంది తద్వారా మీరు కండిషన్ ఫ్లాగ్ను బట్టి ఆ ఫలితాన్ని తర్వాత ఉపయోగించవచ్చు అదేవిధంగా పోలిక యొక్క పరీక్ష రకం ఉంది ఈ పోలిక అంటే మీరు తార్కికంగా మరియు బిట్వైస్గా r1 మరియు r2 యొక్క AND చేస్తున్నారని అర్థం అప్పుడు మీరు ఫలితం 0 లేదా నాన్జెరో అని తనిఖీ చేస్తారు మరియు తదనుగుణంగా ఫ్లాగ్ లను సెట్ చేయాలి అదేవిధంగా మీరు సమానత్వం TEQ కోసం పరీక్షిస్తారు సమానత్వం అంటే ఎక్స్క్లూజివ్ OR మీరు 0 మరియు 0 యొక్క ఎక్స్క్లూజివ్ OR ను తీసుకుంటే ఫలితం 0 మీరు 1 మరియు 1 యొక్క ఎక్స్క్లూజివ్ OR తీసుకుంటే అది కూడా 0 కానీ మీరు 0 మరియు 1 లేదా 1 మరియు 0 యొక్క ఎక్స్క్లూజివ్ OR తీసుకుంటే ఇది 1 కాబట్టి ఎక్స్క్లూజివ్ OR ఫలితం బిట్స్ సమానమా కాదా అని మీకు తెలియజేస్తుంది కాబట్టి మీరు మొత్తం 32 బిట్ సంఖ్యలలో XOR తీసుకొని ఫలితం 0 అని చూస్తే రెండు సంఖ్యలు సమానంగా ఉన్నాయని అర్థం అన్ని బిట్స్ XOR విలువను 0 ఇస్తాయి అందుకే ఫలితం 0 ఇమీడియట్ ఒపెరాండ్లు పేర్కొనే మార్గాలు ఉన్నాయి నేను చెప్పినట్లు మీరు కొన్ని ఇమీడియట్ డేటాను పేర్కొనవచ్చు నేను ఈ హాష్ గుర్తుతో ఇలా వ్రాయగలను నేను రెండవ ఒపెరాండ్ను ఇమీడియట్ ఒపెరాండ్గా ఉపయోగించగలను నేను పేర్కొంటున్న సంఖ్య హెక్సాడెసిమల్లో ఉందని ఆంపర్సండ్ సూచిస్తాయి ఇమీడియట్ విలువలకు సంబంధించి మీరు సూచించగల ఈ సంఖ్య యొక్క గరిష్ట విలువపై కొంత పరిమితి ఉంది పరిధి సాధారణంగా 0 నుండి 255 వరకు ఉంటుంది మీరు దీన్ని 2 యొక్క కాంప్లిమెంట్ సంఖ్యగా2's complement number కూడా పరిగణించవచ్చు మీరు నెగటివ్ విలువను కూడా ఇవ్వచ్చు ఇంకొక సౌకర్యం ఉంది ఇన్స్ట్రక్షన్లో అదనపు 4 బిట్స్ ఉన్నాయి ఇక్కడ ఈ ఒపెరాండ్ విలువ తిప్పబడుతుందని మీరు పేర్కొనవచ్చు మరియు ఆ 32 బిట్ పరిధిలో ఈ 8 బిట్లను ఇక్కడ లేదా ఇక్కడ లేదా ఇక్కడ లేదా ఇక్కడ ఉంచవచ్చు మీరు మీ అవసరానికి అనుగుణంగా మీ నంబర్ను తయారు చేసుకోవచ్చు ఆపై మీరు ADD SUB మొదలైనవి చేయవచ్చు రెండవ ఒపెరాండ్లో నేను కొంత సౌలభ్యం గురించి మాట్లాడాను ఈ షిఫ్ట్డ్ రిజిస్టర్ ఒపెరాండ్ ఇక్కడకు వస్తుంది నేను చెప్పిన ఆర్కిటెక్చర్లో ARM లో బారెల్ షిఫ్టర్ ఉందని మీరు గుర్తు చేసుకోండి రెండవ ఒపెరాండ్ ఐచ్ఛికంగా బారెల్ షిఫ్టర్ గుండా వెళుతుంది మీరు దానిని మార్చవచ్చు మరియు మీరు కొన్ని అంకగణిత లేదా లాజిక్ ఆపరేషన్లు చేయవచ్చు అసెంబ్లీ భాషా స్థాయిలో మీరు ఇలా పేర్కొనవచ్చు ADD r1 r2 r3 LSL 3 నాల్గవ పరామితిలో మీరు లాజికల్ షిప్ లెఫ్ట్ బై 3 అని చెబుతారు అంటే రెండవ ఒపెరాండ్ మూడు స్థానాల ద్వారా ఎడమకు మార్చబడుతుంది మరియు తరువాత r2 కు జోడించబడుతుంది మీరు దీన్ని స్థిరంగా లేదా మీరు ఒక రిజిస్టర్ పేర్కొనవచ్చు అంటే లాజికల్ షిప్ట్ లెఫ్ట్ బై r5 అనికూడా పేర్కొనవచ్చు r5 లోఎన్ని విలువలు ఉన్నాయో అన్ని బిట్స్ మార్చబడతాయి రెండవ ఒపెరాండ్ను అనువైన మార్గంలో పేర్కొనే సదుపాయం మనకు ఉందని మీరు ఇక్కడ చూస్తున్నారు సాధారణ రూపంలో లేదా కొన్ని మార్చబడిన రూపంలో గాని ఈ రివర్స్ వ్యవకలన సౌకర్యం కూడా ఉంది మరియు లాజికల్ షిఫ్ట్ లెఫ్ట్ మాత్రమే మిగిలి లేదు వివిధ షిఫ్ట్ మరియు రొటేట్ సూచనలు లేదా ఎంపికలు అందుబాటులో ఉన్నాయి లాజికల్ షిఫ్ట్ లెఫ్ట్ లాజికల్ షిఫ్ట్ రైట్ రొటేట్ రైట్ రొటేట్ రైట్డ అంటే కుడివైపుకి మారినప్పుడు బయటికి వస్తున్న చివరి బిట్ మళ్ళీ రిజిస్టర్ లోపలికి వస్తుంది రొటేట్ రైట్ ఎక్స్టెండెడ్ అంటే రిజిస్టర్ రిజిస్టర్ ను కుడివైపుకు తిప్పుతున్నారు అని అప్పుడు మీకు క్యారీ ఫ్లాగ్ ఉంటుంది ఈ బిట్ ఈ క్యారీ ఫ్లాగ్లోకి వెళుతుంది మరియు క్యారీ ఫ్లాగ్ దానిలో తిరగబడుతుంది అందుకే ఇది 33 బిట్ రొటేషన్ లాంటిది దీనిని 1 బిట్ పొడిగించడం అంటారు మరియు అర్థమెటిక్ షిఫ్ట్ లెఫ్ట్ లాజికల్ షిఫ్ట్ లెఫ్ట్ వలె ఉంటుంది తేడా లేదు మరియు అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ అంటే మీరు కుడివైపుకి మారినప్పుడు ఇది నెగటివ్ సంఖ్య అయితే 1 మోస్ట్ సిగ్నిఫికెన్ట్ బిట్ వైపుకు జోడించబడుతుంది అది పాజిటివ్ సంఖ్య అయితే 0 జతచేయబడుతుంది ఇవి వివిధ ఎంపికలు ఈ చిత్రంలో వీటిలో కొన్ని చూపించబడ్డాయి లాజికల్ షిఫ్ట్ లెఫ్ట్ 5 అని చెబితే మీరు ఇక్కడ అసలు రిజిస్టర్ 5 స్థానాల ద్వారా ఎడమకు మార్చబడుతుంది అని చూడగలరు మరియు కుడివైపు 0 జోడించబడతాయి మీరు లాజికల్ షిఫ్ట్ రైట్ 5 అని చెబితే అదేవిధంగా కుడివైపుకి మార్చబడి మరియు 0 జోడించబడతాయి నేను అంకగణిత షిఫ్ట్ రైట్ అని చెబితే కానీ సంఖ్య పాజిటివ్ గా ఉంది అంటే MSB 0 అని చెప్పవచ్చు అప్పుడు 0 లు కూడబడతాయి కాని సంఖ్య నెగెటివ్ గా ఉంటే అంటే MSB 1 అని అర్ధం 1 లు ఎడమ వైపున కూడబడతాయి మరియు నేను చెప్పినట్లుగా తిప్పండి బయటకి ఏదైతే వెళ్తుందో అదే ఇక్కడ లోపలికి వస్తుంది ఇవి వివిధ ఎంపికలు కొన్ని గుణకారం ఇన్స్ట్రక్షన్ లు కూడా ఉన్నాయి MUL r1 r2 r3 మీరు r2 r3 అనే రెండు సంఖ్యలను గుణించాలి మరియు ఫలితం యొక్క 32 బిట్లను మాత్రమే తీసుకుంటారు ఎందుకంటే గుణకారం ఫలితం 64 బిట్ కావచ్చు కానీ ఫలితం 32 బిట్లలో సరిపోతుందని అనుకొని హై ఆర్డర్ బిట్లను మీరు విస్మరిస్తారు మరియు మీరు చివరి 32 బిట్స్ మాత్రమే తీసుకుంటారు మరియు గుణకారంలో ఇమీడియట్ ఆపరేషన్స్ ఉపయోగించబడవు డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అప్లికేషన్లకు చాలా ఉపయోగకరంగా ఉండే మరొక ఇన్స్ట్రక్షన్ ఉంది దీనిని గుణించడం మరియు పోగు చేయడం అంటారు అక్కడ మీరు ఒక సంఖ్యను కొన్ని ఇతర సంఖ్యలతో నిరంతరం గుణించాలి మరియు నిరంతరం మరొక విలువకు కూడాలి దీనితో మేము ఈ లెక్చర్ చివరికి వచ్చాము ఇక్కడ ARM ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ అందుబాటులో ఉన్న మరియు మద్దతు ఇచ్చే కొన్ని అంకగణిత మరియు తార్కిక ఇన్స్ట్రక్షన్ లు గురించి మాట్లాడాము తదుపరి లెక్చర్ లో రిజిస్టర్లు మరియు మెమరీ మధ్య డేటాను బదిలీ చేయడానికి ఉపయోగించే వివిధ రకాల డేటా బదిలీ ఇన్స్ట్రక్షన్ లు గురించి మాట్లాడుతాము ధన్యవాదాలు